మనం చర్చ ను కొనసాగిస్తాం ఈ లెక్చెర్ లో మనం ARM మైక్రోకంట్రోలర్ ఆర్కిటెక్చర్ యొక్క మూడవ భాగం గురించి మాట్లాడుతాము ఈ లెక్చర్ లో మనము ప్రధానంగా ARM నిర్మాణంలో ప్రాసెసర్ మోడ్లు మరియు రిజిస్టర్ల గురించి మాట్లాడుతాము కొన్ని ప్రత్యేక రిజిస్టర్లు గురించి మాట్లాడుదాం మేము ఈ ప్రత్యేక రిజిస్టర్ యొక్క అవసరం మరియు వాటి పాత్ర లను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఇంకా థంబ్ మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గా పిలవబడే దాని గురించి చాలా క్లుప్తంగా చెప్పుకుందాం మళ్ళీ మేము దీని గురించి చాలా వివరంగా చెప్పటం లేదు ఎందుకంటే ఈ కోర్సు ప్రధానంగా వివిధ వ్యవస్థల రూపకల్పన ప్రయోగాల కోసం ఉద్దేశించబడింది అయితే నిర్మాణ సమస్యలపై కొన్ని ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం వలన ఎల్లప్పుడూ మీరు మంచి డిజైనర్ కావడానికి సహాయపడుతుంది నా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మీకు నిర్మాణ భావనలలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ యొక్క ప్రారంభ నేపథ్యాలను చెప్పే ప్రయత్నం ప్రాసెసర్ మోడ్లతో ప్రారంభిద్దాం ARM ప్రాసెసర్ ఒక నిర్దిష్ట సమయంలో ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు 7 మోడ్లలో ఒకటి కావచ్చు ఈ పట్టిక ఈ 7 ప్రాసెసర్ మోడ్ల సారాంశము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ మోడ్ అనేది సాధారణ మోడ్ ఒక ప్రోగ్రామ్ సాధారణంగా అమలు చేయబడినప్పుడు సిస్టమ్ యూజర్ మోడ్లో ఉందని అంటాము ఈ యూజర్ మోడ్ ఎక్రోనిం usr ఇప్పుడు బాహ్య పరికరాల నుండి ప్రాసెసర్ల లకు అంతరాయం కలగవచ్చు అని మీకు తెలుసు అప్పుడు అమలు చేస్తున్న ప్రోగ్రామ్ తాత్కాలికంగా నిలిపి వేయబడి ఇంటరుప్పుట్ హ్యాండ్లింగ్ రొటీన్ అమలు చేసిన తరువాత అంతరాయం అయినా ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభమౌతుంది ARM లో రెండు వేర్వేరు స్థాయిల ఇంటరుప్పుట్ ప్రాసెసింగ్ అనుమతించబడుతుంది ఒకటి అధిక ప్రాధాన్యం అయినది మరొకటి సాధారణ ప్రాధాన్యం అయినది ఈ FIQ అధిక ప్రాధాన్యత మోడ్ అధిక ప్రాధాన్యత గల FIQ మోడ్ అంతరాయం క్రియాత్మకం అయినప్పుడు మరియు అంగీకరించబడినప్పుడు నమోదు చేయబడుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే అధిక ప్రాధాన్యత గల అంతరాయం ప్రాసెస్ చేయబడినప్పుడు ఈ సమయంలో కొంత తక్కువ ప్రాధాన్యత అంతరాయం వస్తే అది గుర్తించ బడదు విస్మరించ బడుతుంది కాబట్టి అధిక ప్రాధాన్యత గల అంతరాయానికి తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటి కంటే నిజమైన అధిక ప్రాధాన్యత ఉంటుంది మరియు IRQ తక్కువ ప్రాధాన్యత లేదా సాధారణ ప్రాధాన్యత అంతరాయాలు ఆధునిక ప్రాసెసర్లలో చాలా వరకు పర్యవేక్షక మోడ్ ఉంటుంది సూపర్వైజారి కాల్ లేదా ట్రాప్ లేదా SWI సాఫ్ట్వేర్ ఇంటరుప్పుట్ వంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటికి వివిధ పేర్లు ఉన్నాయి కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్కు నియంత్రణను బదిలీ చేయడానికి అనుమతిస్తాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెసర్ మోడ్ను యూజర్ మోడ్ నుండి సూపర్వైజర్ మోడ్కు మార్చడానికి అనుమతిస్తాయి ఆపై సబ్రొటీన్ కాల్ మాదిరిగా కంట్రోల్ సూపర్వైజర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్కు మార్చబడుతుంది ఇప్పుడు సూపర్వైజారి మోడ్ svc ఇది ప్రొటెక్టెడ్ మోడ్ మరియు మీ ఆపరేటింగ్ సిస్టమ్ అమలులో ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడ్ అవసరం మీకు అన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్లలో ఇది అవసరం లేదు కానీ నిజంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టమ్లో మరియు కొంత రక్షణ అవసరం కావలసినప్పుడు ఈ రకమైన ఎగ్జిక్యూషన్ మోడ్ను కలిగి ఉండాలి మరియు మీరు మెమరీ రక్షణను కోరుకునే సందర్భాల్లో అబార్ట్ ఒక ఐచ్ఛిక మోడ్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీరు ఈ మెమరీ ప్రాంతాన్ని మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకొందాం అనుకోకుండా మీ ప్రోగ్రామ్ అనుమతించదగిన పరిమితికి మించి ఏదైనా మెమరీ స్థానాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ అబార్ట్ ఇంటరప్ట్ ఉత్పత్తి అవుతుంది మరియు సంబంధిత ప్రాసెసర్ మోడ్ను అబార్ట్ మోడ్ అంటారు మెమరీ యాక్సెస్ ఉల్లంఘనలను నిర్వహించడానికి ప్రాసెసర్ అబార్ట్ మోడ్కు వెళుతుంది మరియు నిర్వచించబడనిది వాస్తవానికి భవిష్యత్ విస్తరణ కోసం ఉంచబడిన విషయం కొన్ని ఇన్స్ట్రక్షన్ ఆప్కోడ్లు నిర్వచించబడలేదు కాబట్టి పొరపాటున మీరు ఆప్కోడ్ నిర్వచించబడని ఇన్స్ట్రక్షన్ లను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే మీరు నిర్వచించబడని అంతరాయాన్ని పొందుతారు మరియు ప్రాసెసర్ మోడ్ నిర్వచించబడని స్థితికి వెళుతుంది మరియు మీరు కొన్ని ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్ పనులను అమలు చేయాలనుకుంటున్న సందర్భాలలో సాధారణంగా ఈ సిస్టమ్ మోడ్కు వెళతారు సిస్టమ్ మోడ్ మరియు సూపర్వైజారి మోడ్ ఒక దానికొకటి సంబంధించినవి నేను దీని గురించి వివరంగా చెప్పడం లేదు ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ కోసం ఇవి నిజంగా అవసరం లేదు ARM ఈ అన్ని మోడ్లకు మద్దతు ఇస్తుంది ARM దాని నిర్మాణ లక్షణాల పరంగా చాలా సరళమైనది నేను ఇంతకు ముందు చెప్పినట్లు గా ఇది సాధారణ ప్రయోజన రిజిస్టర్లును కలిగి ఉంటుంది మొత్తంగా 37 రిజిస్టర్లు ఉన్నాయి ఇవన్నీ 32 బిట్ పొడవు అంకితమైన రిజిస్టర్ల గురించి మాట్లాడితే 7 రిజిస్టర్లు ఉన్నాయి వీటికి నిర్దిష్ట ప్రయోజనం ఉంది ఒకటి పిసి ఇంకా సిపిఎస్ఆర్ ఉంది 8085 వంటి కొన్ని మైక్రోప్రాసెసర్ల తో పరిచయం ఉన్నవారికి కండిషన్ ఫ్లాగ్స్ అనబడేవి ఉన్నాయని తెలుసు కొన్ని ఇన్స్ట్రక్షన్లు అమలు చేయబడినప్పుడు కండిషన్ ఫ్లాగ్స్ సెట్ లేదా రీసెట్ చేయబడతాయిజీరో ఫ్లాగ్ క్యారీ ఫ్లాగ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ మొదలైన వంటివి ఉన్నాయి ఇది ఫ్లాగ్ రిజిస్టర్ లాంటిది ఇది ప్రాసెసర్ యొక్క మోడ్ లేదా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఆధారంగా సెట్ చేయబడిన అనేక ఫ్లాగ్స్ లను కలిగి ఉంటుంది మరియు 5 సేవ్ చేసిన ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ భావన ఆసక్తికరంగా ఉంది ఒక CPSR ఉంది మరియు అనేక SPSR లు ఉన్నాయి సాంప్రదాయిక ప్రాసెసర్ లో అంతరాయం వచ్చినప్పుడల్లా మనము సాధారణంగా ఏమి చేయాలి మనం స్టాక్లో అన్ని రిజిస్టర్లను స్టేటస్ రిజిస్టర్లు మరియు ఫ్లాగ్స్ కూడా సేవ్ చేస్తాము ఇంటర్అప్టు హ్యాండ్లర్కు వెళ్లి ప్రతిదీ పూర్తి చేసి తిరిగి వచ్చి అన్ని రిజిస్టర్లను స్టేటస్ రిజిస్టర్లను పునరుద్ధరించి మరియు ఎగ్జిక్యూషన్ తిరిగి ప్రారంభించాలి కాని ARM లో స్టాక్కు మద్దతు లేదు స్టాక్లో లేదా స్టాక్ నుండి ఇన్స్ట్రక్షన్స్ పుష్ లేదా పాప్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ లేవు నడుస్తున్న ప్రోగ్రాం ప్రస్తుత స్థితిని CPSR లో నిల్వ చేయబడిందని అనుకుందాం ఇంటర్అప్టు ఏర్పడింది CPSR యొక్క కంటెంట్ SPSR లోకి కాపీ చేయబడి తరువాత ఇంటర్అప్టు హ్యాండ్లర్ నడుస్తుంది తిరిగి రావడానికి ముందు SPSR యొక్క కంటెంట్ CPSR లోకి పునరుద్ధరించబడుతుంది స్టాక్ లేనందున CPSR నుండి విలువను పునరుద్ధరించడం ఆపై దాన్ని ముందుకు వెనుకకు తరలించడం వినియోగదారుల బాధ్యత వాస్తవానికి 30 సాధారణ ప్రయోజన రిజిస్టర్లు ఉన్నాయి వీటి సాధారణ పేర్లు r0 నుండి r29 వరకు పెట్టబడ్డాయి ఇప్పుడు ప్రాసెసర్ మోడ్ను బట్టి ఈ రిజిస్టర్లలో ఎన్ని మీరు నిజంగా యాక్సెస్ చేయగలరో ఆధారపడి ఉంటుంది 16 రిజిస్టర్లు సాధారణంగా ఒక నిర్దిష్ట ఆపరేషన్ మోడ్ లో కనిపిస్తాయి ఈ 16 రిజిస్టర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి r0 నుండి r12 వరకు 13 సాధారణ ప్రయోజన రిజిస్టర్లు ఉన్నాయి స్టాక్ లేదు కానీ r13 ను స్టాక్ పాయింటర్గా కేటాయించారు మీరు సాఫ్ట్వేర్ ద్వారా స్టాక్ను అమలు చేయాలనుకుంటే మీరు ఈ ప్రయోజనం కోసం r13 ను ఉపయోగించవచ్చు మరియు r14 ఒక లింక్ రిజిస్టర్ సాంప్రదాయిక ప్రాసెసర్ కోసం సబ్ట్రౌటిన్ కాల్ ఇన్స్ట్రక్షన్స్ కొరకు PC యొక్క విలువ స్టాక్లో పుష్ చేయబడుతుంది కానీ ఇక్కడ స్టాక్ లేదు కాబట్టి లింక్ రిజిస్టర్ అని పిలువబడే ఒక ప్రత్యేక రిజిస్టర్లోకి PC యొక్క విలువ కాపీ అవుతుంది సబ్రొటీన్ కాల్ వచ్చినప్పుడల్లా మరియు సబ్రొటీన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు లింక్ రిజిస్టర్ తిరిగి పిసిలోకి కాపీ చేయబడుతుంది PC ని r15 గా యాక్సెస్ చేస్తారు ఆపై CPSR నేను తరువాత వేర్వేరు రిజిస్టర్లు వేర్వేరు మోడ్లలో ఎలా ఉన్నాయో ఒక చిత్రాన్ని చూపిస్తాను మీరు కొంత డేటాను నిల్వ చేయాలని భావిస్తున్న సాధారణ ప్రయోజన రిజిస్టర్ల పరంగా రిజిస్టర్లు మొత్తం 32 బిట్ల పరిమాణంలో ఉన్నాయని నేను మీకు చెప్పాను మద్దతు ఉన్న ఆపరేషన్ల పరంగా మీరు 8 బిట్ ఆపరేషన్లు 16 బిట్ లేదా ఆఫ్ వర్డ్ ఆపరేషన్లు లేదా పూర్తి 32 బిట్ వర్డ్ ఆపరేషన్లను కలిగి ఉండవచ్చు మీరు ఆఫ్ వర్డ్ ఆపరేషన్లు ఉపయోగిస్తున్నప్పుడు దిగువ 16 బిట్స్ ఉపయోగించబడతాయి మరియు బైట్ ఆపరేషన్ల కోసం చివరి 8 బిట్స్ ఉపయోగించబడతాయి మరియు ఇవి అంకగణిత కార్యకలాపాల కోసం ఉపయోగించబడవు డేటా బదిలీ కార్యకలాపాల కోసం మాత్రమే ఎందుకంటే అన్ని అంకగణిత కార్యకలాపాలు 32 బిట్స్ పరిమాణంలో మాత్రమే ఉంటాయి కానీ మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి డేటాను బదిలీ చేస్తున్నప్పుడు మీరు 8 బిట్స్ లేదా 16 బిట్స్ లేదా 32 బిట్లను బదిలీ చేయవచ్చు మెమరీ నుండి మీరు 8 బిట్స్ డేటాను రిజిస్టర్లోకి బదిలీ చేయవచ్చు ఇది చివరి 8 బిట్స్ మొదలైన వాటికి వెళుతుంది సిపిఎస్ఆర్లో ఏమి ఉంటాయి ఇందులో వివిధ ఫ్లాగ్స్ V చే సూచించబడిన ఓవర్ఫ్లో ఫ్లాగ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కోసం బార్రో గా పిలవబడే క్యారీ ఫ్లాగ్ C ఉన్నాయి జీరో ఫ్లాగ్ Z ఫలితం జీరోనా లేదా నాన్జెరో నా అని ఇది తనిఖీ చేస్తుంది మరియు అదనంగా సైన్ ఫ్లాగ్ N ఉంది ప్రాసెసర్ అనేక మోడులలో ఉండవచ్చు 7 మోడ్లు ఉన్నాయని నేను చెప్పాను కాని ARM భవిష్యత్ విస్తరణ కొరకు మోడ్ స్టోర్ చేయటానికి 5 బిట్లను ఉంచుతుంది 5 బిట్స్లో 32 మోడ్ల వరకు సపోర్ట్ చేయవచ్చు థంబ్ స్టేట్ ని సూచించడానికి బిట్ 5 ఉపయోగించబడుతుంది 6 మరియు 7 బిట్స్ అధిక ప్రాధాన్యత అంతరాయాన్ని ప్రారంభించడానికి మరియు నిలిపివేయడానికి మరియు అంతరాయానికి ముందు సాధారణమైన పనిచేయడానికి ఉపయోగించబడతాయి ఈ బిట్స్ 1 కు సెట్ చేయబడితే ఇవి నిలిపివేయబడతాయి 0 ఉంటే అవి ప్రారంభించబడతాయి మధ్యలో ఉన్న ఇతర బిట్స్ ఉపయోగించబడవు మళ్ళీ చూడండి ప్రత్యేక రిజిస్టర్ గురించి మాట్లాడితివంటే ఇది r15 లేదా ప్రోగ్రామ్ కౌంటర్ మీకు తెలిసినట్లుగా PC ఎల్లప్పుడూ తదుపరి ఇన్స్ట్రక్షన్ ల అడ్రస్ ను మెమరీలో ఉంచుతుంది కాబట్టి డెస్టినేషన్ రిజిస్టర్ PC అయితే మీరు అక్కడకు వెళ్తున్నారని అర్థం లింక్ రిజిస్టర్ r14 సబ్ట్రౌటిన్ కాల్ ఇన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించబడుతుంది ARM లో సబ్రొటీన్ కాల్ ఇన్స్ట్రక్షన్ లను BL బ్రాంచ్ మరియు లింక్ అంటారు ఇది ఎక్కడికి బ్రాంచ్ చేయాలో ఆ అడ్రస్ ను నిర్దేశిస్తుంది బ్రాంచ్ చేయడానికి ముందు PC యొక్క ప్రస్తుత విలువ LR లో సేవ్ చేయబడుతుంది మరియు తరువాత పేర్కొన్న డెస్టినేషన్ PC లోకి లోడ్ అవుతుంది తిరిగి వస్తున్నప్పుడు LR విలువ తిరిగి PC లోకి కాపీ చేయబడుతుంది కాబట్టి వదిలిపెట్టిన చోట నుండి ఎగ్జిక్యూషన్ తిరిగి ప్రారంభించబడుతుంది మీరు సాఫ్ట్వేర్లో స్టాక్ను అమలు చేయాలనుకుంటే r13 ను స్టాక్ పాయింటర్గా ఉపయోగించవచ్చు మరియు అమలు చేయబడుతున్న ప్రోగ్రామ్కు సంబంధించి ప్రస్తుత స్టేటస్ రిజిస్టర్ను CPSR కలిగి ఉండి మరియు కొంత మినహాయింపు లేదా అంతరాయం వచ్చినప్పుడు CPSR ప్రత్యేకమైన లేదా సేవ్ చేసిన ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్లలో ఒకదానికి కాపీ అవుతుంది అవి CPSR కాపీని కలిగి ఉంటాయి మీరు ఎక్సెప్షన్ రొటీన్ నుండి తిరిగి వచ్చాక ఎగ్జిక్యూషన్ ను తిరిగి ప్రారంభించడానికి ముందు SPSR ను CPSR లోకి తిరిగి కాపీ చేయాలి PC గురించి మాట్లాడితే అమలు యొక్క రెండు మోడ్ లు ఉన్నాయి ఒకటి ARM మోడ్ ఒకటి థంబ్ మోడ్ ఇక్కడ వ్యత్యాసాన్ని స్పష్టం చేద్దాం మనము మొదట ఎగ్జిక్యూషన్ యొక్క డిఫాల్ట్ మోడ్ అయిన ARM మోడ్ గురించి మాట్లాడుతాము ARM మోడ్ అన్ని ఇన్స్ట్రక్షన్ లు 32 బిట్ వెడల్పుతో ఉన్నాయని మరియు వర్డ్ అలైన్డ్ చేయబడిందని చెప్తుంది వర్డ్ అలైన్డ్ అంటే అన్ని సూచనలు 4 యొక్క గుణకం అయిన మెమరీ అడ్రస్ నుండి ప్రారంభించాలి దీన్ని చేయవలసిన అవసరం ఏమిటో నేను వివరంగా చెప్పడం లేదు మీరు మైక్రోకంట్రోలర్తో మెమరీని ఇంటర్ఫేస్ చేస్తున్నప్పుడు మెమరీ ఇంటర్లీవింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది మీకు 4 వే ఇంటర్లీవింగ్ ఉంటే 4 యొక్క గుణకం అయిన అడ్రస్ ఎస్ నుండి ప్రారంభమయ్యే 4 వరుస బైట్లు ఒకే క్లాక్ సైకిల్ లో బదిలీ చేయబడతాయి అలా కాకపోతే మీకు 2 క్లాక్ సైకిళ్ళు అవసరం అవుతాయి కాబట్టి మీ మెమరీ బదిలీ నెమ్మదిగా మారుతుంది వేగవంతమైన మెమరీ యాక్సెస్ ను కలిగి ఉండటానికి ARM వర్డ్ ఎలైన్మెంట్ ను గట్టిగా కోరుకుంటుంది మరియు 4 యొక్క గుణకం అంటే చివరి రెండు బిట్స్ 00 అని అర్థం చివరి రెండు బిట్స్ 0 ఉన్న ఏదైనా అడ్రస్ అంటే అది 4 యొక్క గుణకం అందువల్ల ఇది ARM మోడ్లో ఉన్నప్పుడు PC ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ను కలిగి ఉంటుందని అనుకుంటాము ఎల్లప్పుడూ చివరి 2 బిట్లు 0 గా ఉంటాయి కాబట్టి PC యొక్క చివరి రెండు బిట్స్ వాస్తవానికి ARM మోడ్లో ఉపయోగించబడవు ఎందుకంటే అవి ఎల్లప్పుడూ 0 గా ఉంటాయి అలాగే PC పైప్లైన్ దశల సంఖ్యను బట్టి 8 బైట్ల లేదా 12 బైట్ల ముందుకు సూచించవచ్చు మీకు 32 బిట్ ప్రాసెసింగ్ యొక్క పూర్తి శక్తి అవసరం లేనప్పుడు ఎగ్జిక్యూషన్ కొరకు మరొక మోడ్ ఉంది బహుశా మనము చాలా సరళమైన అప్లికేషన్ లో ARM ప్రాసెసర్ను ఉపయోగిస్తున్నాము ఇక్కడ చిన్న 16 బిట్ ఇన్స్ట్రక్షన్ లు ఉన్నాయి ఇవి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉపసమితి ఇక్కడ థంబ్ మోడ్లో సూచనలు 16 బిట్ వెడల్పుతో ఉంటాయి అంటే 2 బైట్లు మరియు అవి హాఫ్ వర్డ్ అలైన్డ్ చేయబడినవి అంటే ఇన్స్ట్రక్షన్ అడ్రస్సులు 2 యొక్క గుణకం కాబట్టి అంతకుముందు ఇది 4 గుణకం ఇక్కడ ఇది 2 గుణకం 2 యొక్క గుణకం అంటే అడ్రస్ యొక్క చివరి బిట్ 0 అవుతుంది కాబట్టి PC లో చివరి బిట్ 0 ఇది ఉపయోగించబడదు ARM మోడ్ మరియు థంబ్ మోడ్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఇది ARM మోడ్ ఒక సూపర్సెట్ ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్ లు 32 బిట్లలో ఎన్కోడింగ్ చేయబడతాయి థంబ్ మోడ్ మీరు అన్ని ఇన్స్ట్రక్షన్ లను 16 బిట్లలో చిన్నదిగా చేసే ఉపసమితి అందు వలన కోడ్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది మీరు చిన్న అప్లికేషన్లను చాలా తక్కువ ఖర్చుతో అమలు చేయవచ్చు కాబట్టి మీకు చిన్న వ్యవస్థలు అవసరమయ్యే సందర్భాల్లో థంబ్ మోడ్ ఉపయోగించ వచ్చు ఈ చిత్రం మీకు వేర్వేరు మోడ్లలోని రిజిస్టర్ల గురించి ఒక అవలోకనాన్ని ఇస్తుంది యూజర్ లేదా సిస్టమ్ మోడ్లో మీరు 13 రిజిస్టర్లు r0 నుండి r12 వరకు ఆపై r13 r14 r5 spv link PC CPSR పొందవచ్చు అక్కడ ఉన్న 4 SPSR లు అవి ఇతర 5 మోడ్లకు అనుగుణంగా ఉంటాయి అంతరాయం కలిగించిన FIQ వస్తే CPSR ఈ SPSR లోకి కాపీ అవుతుంది మరియు ఈ r0 to r7 FIQ లో ఉంటుంది కాని ఇతర రిజిస్టర్లు FIQ కి ప్రత్యేకంగా ఉంటాయి మీరు తిరిగి వస్తే అవి మళ్లీ మారుతాయి మరియు IRQ లో r0 నుండి r12 కు మొత్తం విషయం ఉంది r13 r14 మాత్రమే FIQ కి ప్రత్యేకమైనవి SVC మరియు ఆబ్బార్ట్ లకు ఒకే మాదిరి ఇప్పుడు CPSR గురించి మరోసారి మాట్లాడితే ఇది నేను ఇంతకు ముందు చెప్పిన CPSR చిత్రం ఇప్పుడు చివరి 5 బిట్స్ నిర్దిష్ట బిట్ కలయికలు ఇక్కడ చూపించబడ్డాయి ఈ 7 మోడ్ల కోసం మోడ్ బిట్ కాంబినేషన్లు 10000 అంటే యూజర్ మోడ్ మరియు 10001 అంటే FIQ మోడ్ ఇలా నిర్వచించబడ్డాయి ఇతర ఫ్లాగ్ బిట్స్ కూడా చూపించబడ్డాయి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే ఇలాంటి ప్రక్రియ అనుసరించబడుతుంది వెక్టర్ టేబుల్ అని పిలువబడే టేబుల్ యొక్క ఇంటరుప్పుట్ వెక్టర్ రకం ఉంది ఈ వెక్టర్ టేబుల్ అడ్రస్ 0 నుండి ఉంది 0x00 అంటే హెక్సాడెసిమల్ 00 ఇవి హెక్సాడెసిమల్ సంఖ్యలు 004 008 00C ఈ ఎంట్రీలలో ప్రతిదీ 4 బైట్లు ఏదైనా ఎక్సెప్షన్ సంభవించినప్పుడల్లా సంబంధిత SPSR లోకి CPSR కాపీ చేయబడుతుంది ఎక్సెప్షన్ రకాన్ని బట్టి 5 SPSR లు ఉన్నాయని మీకు తెలుసు సంబంధిత SPSR కు CPSR కాపీ చేయబడుతుంది మరియు ఏ మోడ్లో ఉన్నదో దానిని బట్టి CPSR యొక్క సంబంధిత బిట్లు సెట్ చేయబడతాయి మరియు ఇంటరుప్పుట్ ప్రాసెసింగ్ సమయంలో ఇంటరుప్పుట్ బిట్లు నిలిపివేయబడతాయి ఎందుకంటే అవి ప్రారంభించబడితే వాటి మధ్య మరొక ఇంటరుప్పుట్ కూడా రావచ్చు మీరు ఇంటరుప్పుట్ నిర్వహణ చేస్తున్నప్పుడు సమూహ ఇంటరుప్పుట్ రాకుండా ఉండటానికి ఇంటరుప్పుట్న్ని నిలిపివేయవచ్చు తిరిగి వచ్చే ముందు రిటర్న్ అడ్రసు ఆ మోడ్కు అనుగుణమైన LR రిజిస్టర్లో నిల్వ చేయవలసి ఉంటుంది వేర్వేరు మోడ్ల కోసం ప్రత్యేక LR రిజిస్టర్లు ఉన్నాయి మరియు PC వెక్టర్అడ్రసు తో లోడ్ అవుతుంది ఇక్కడికి వస్తే రిటర్న్ కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లర్ రివర్స్ పని చేస్తుంది ఇది SPSR ను CPSR లోకి లోడ్ చేస్తుంది LR PC కి బదిలీ చేయబడుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇక్కడ ఎంట్రీలు ఎక్సెప్షన్ హ్యాండ్లర్యొక్క అడ్రస్సులు కాదు ఇవి ఇన్స్ట్రక్షన్లు సాధారణంగా ఇవి జంప్ లేదా కాల్ రకమైన ఇన్స్ట్రక్షన్లు కాబట్టి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఇంటరుప్పుట్ న్ని నిర్వహించే హ్యాండ్లర్ కు ఇక్కడి నుండి జంప్ చేయబడుతుంది కాబట్టి ఇవన్నీ ఒక వర్డ్ ఇన్స్ట్రక్షన్లు వెక్టర్ టేబుల్లో నిల్వ చేయబడతాయి నేను ఇప్పటికే చెప్పినది ఇదే వెక్టర్ టేబుల్ అడ్రస్ 0x00 నుండి 0x1c వరకు నిల్వ చేయబడుతుంది ప్రతి ఎక్సెప్షన్ రకానికి ఒక వర్డ్ కేటాయించబడుతుంది మరియు నేను చెప్పినట్లుగా ఈ వర్డ్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని జంప్ కొన్ని బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి ఇది సంబంధిత ఇంటరుప్పుట్ హ్యాండ్లర్కు బ్రాంచ్ చేయబడుతుంది ఇందులో ఏ అడ్రస్ లేదు నేను ARM మరియు థంబ్ ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక తక్షణ పోలిక ఏమిటి అంటే ARM మోడ్లో CPSR లోని T బిట్ 0 కు మరియు థంబ్ మోడ్ కొరకు 1 కు సెట్ చేయబడింది తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ARM మోడ్లో 32 బిట్ ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి థంబ్ మోడ్లో 16 బిట్ ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ప్రధాన ఇన్స్ట్రక్షన్ల సంఖ్య 58 మరియు 30 షరతులతో కూడిన ఎగ్జిక్యూషన్ అనేది కొన్ని షరతులు నిజమా కాదా అనే దానిపై ఆధారపడి కొన్ని ఇన్స్ట్రక్షన్లు అమలు చేయబడతాయి ARM లో దాదాపు అన్ని ఇన్స్ట్రక్షన్లు కండిషన్ ఎగ్జిక్యూషన్కు మద్దతు ఇస్తాయి కానీ థంబ్లో బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ కోసం మాత్రమే మీరు షరతుల కోసం తనిఖీ చేయవచ్చు కాని ఇతర ఇన్స్ట్రక్షన్లు కండిషన్ ఎగ్జిక్యూషన్కు మద్దతు ఇవ్వవు ARM మోడ్లోని డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్లు బారెల్ షిఫ్టింగ్కి మద్దతు ఇస్తాయి కానీ థంబ్లో ఇటువంటి ఇన్స్ట్రక్షన్లు లేవు ఇక్కడ ప్రత్యేక షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్లు మరియు ప్రత్యేక ALU ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ARM మోడ్లో ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్ మీరు ప్రివిలేజ్డ్ మోడ్లో రీడ్ రైట్ చేయవచ్చు కానీ థంబ్ మోడ్లో మీరు ప్రోగ్రామ్ స్టేటస్ రిజిస్టర్ను యాక్సెస్ చేయలేరు మరియు ARM మోడ్లోని రిజిస్టర్ల కోసం మీరు 15 GPR r0 ను r14 మరియు PC ని ఉపయోగించవచ్చు కానీ థంబ్లో మీరు 8 GPR లు 7 హై రిజిస్టర్లు మరియు PC ని ఉపయోగించవచ్చు హై రిజిస్టర్ అంటే హై ఆర్డర్ 16 బిట్స్ రిజిస్టర్లు యాక్సెస్ చేయగల కొన్ని నిర్దిష్ట రిజిస్టర్లు ఉన్నాయి షరతులతో కూడిన ఎగ్జిక్యూషన్కొరకు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం CPU ప్రస్తుత ఇన్స్ట్రక్షన్ లను అమలు చేస్తుందో లేదో షరతులతో కూడిన ఎగ్జిక్యూషన్ నియంత్రిస్తుంది ఇప్పుడు ARM లోని చాలా ఇన్స్ట్రక్షన్ లు షరతు లక్షణాన్ని పేర్కొనడానికి అనుమతిస్తుంది ఇలాంటి ఉదాహరణ ఇన్స్ట్రక్షన్ తీసుకుందాం సాధారణంగా మీరు ఈ EQ ని ఉపయోగించకపోతే ఈ EQ లేదని ఊహించుకోండి అప్పుడు MOV r1 0 అంటే r1 0 కి ప్రారంభించబడుతుంది ఇప్పుడు నేను ఈ MOVEQ ఇస్తే CPSR లో ఈ జీరోఫ్లాగ్ ను తనిఖీ చేస్తున్నానని అర్థం జీరోఫ్లాగ్ సెట్ చేయబడితే అప్పుడు మాత్రమే మూవు చేయగలుగుతారు లేకపోతే మూవు చేయలేరు కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ నిర్దిష్ట పరిస్థితిని బట్టి ఎగ్జిక్యూషన్ చేయబడుతుంది షరతులతో కూడిన ఎగ్జిక్యూషన్ ఈ విధంగా అమలు చేయబడుతుంది మనము ఈ రకమైన కండిషన్ ఎగ్జిక్యూషన్ ఉపయోగించడం చాలా సందర్భాల్లో బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ లను నిరోధించడానికి అనుమతి ఇస్తుందని తరువాత చూస్తాము ఇది తక్కువ సంఖ్యలో ఇన్స్ట్రక్షన్లతో కోడ్ సాంద్రతను ఎక్కువగా చేస్తుంది వీటన్నిటితో మనము ARM నిర్మాణాలపై మా సంక్షిప్త చర్చను ఆపుతాము తరువాతి లెక్చర్ నుండి మనము ARM ఇన్స్ట్రక్షన్ సెట్ మరియు ARM యొక్క ఇతర లక్షణాల మనం చూపించబోయే వాస్తవ ప్రయోగానికి ఎలా సహాయపడుతాయి అనే అంశాలు చర్చిద్దాం మేము చూపించబోయే అన్ని ప్రదర్శనలు కొన్ని ARM బోర్డుపై ఆధారపడి ఉంటాయి మరియు కొన్ని ప్రయోగాలు కూడా మేము మీకు ఆర్డినో బోర్డులలో చూపిస్తాము ధన్యవాదాలు